మీ డెస్క్టాప్లో గ్రంథ పట్టిక సమాచారమును సేకరించడానికి వెబ్ ఆఫ్ సైన్స్ మరియు స్కోపస్ వంటి సాధనాలను ఉపయోగించి సాహిత్య శోధన ఎలా చేయాలి అన్న మాడ్యూల్ యొక్క ఇది రెండవ భాగం ఈ సమాచారము మీకు ఒక వ్యాసం లేదా ఒక పరిశోధనా గ్రంధము రాయడానికి సహాయపడుతుంది నేను చెప్పబోయే ఈ మాడ్యూల్ యొక్క రెండవ భాగం గ్రంథ పట్టిక సమాచారమునకు మూలముగా స్కోపస్ను ఉపయోగించటం ఎలాగో వివరించబోతున్నాను ఎప్పటిలాగే మళ్ళీ మనము అంగీకరణ చేయాలి స్కోపస్ సాధనానికి సాహిత్య శోధనను ప్రారంభించడానికి ముందు మనకు ప్రాప్యత ఉందా అని మనం స్పష్టంగా అడగాలి కాబట్టి మీకు స్కోపస్ లో సభ్యత్వం ఉందా లేదా అని మీ గ్రంధాలయ అధికారి ని అడగండి మరియు సమాధానము అవును అయితే IP చిరునామా ద్వారా లేదా రోమింగ్ లాగిన్ ద్వారా ప్రాప్యత మరియు ప్రాప్యత IP చిరునామా ద్వారా ఉంటే మీరు దీన్ని ప్రాక్సీ ద్వారా ప్రాప్యత చేయాల్సిన అవసరం ఉందా మరియు అది ప్రాక్సీ ద్వారా ఉంటే దీనికి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ అవసరం మరియు మీకు అలాంటి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ఉంటే ఈ ప్రత్యేక పోర్టల్ ఉపయోగించి సాహిత్య శోధనను ప్రారంభించగలుగుతారు అదే రోమింగ్ లాగిన్ ద్వారా అయితే మీరు లాగిన్ అవ్వడానికి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ని పొందాలి కాబట్టి మీకు సమాచారం ఉందని ఊహిస్తే ఇప్పుడు మనము ఈ పోర్టల్ పై సాహిత్య శోధనని ప్రారంభించవచ్చు మరియు నేను ఈ పోర్టల్ యొక్క URL ను ఇక్కడ ఇచ్చాను మరియు ఒకవేళ URL విక్రేత లేదా సంస్థ మారినప్పుడు ఈ పోర్టల్ మారుతుంది దయచేసి ఎల్సెవియర్ మరియు స్కోపస్ వంటి పదాల కోసం ఇంటర్నెట్లో శోధించండి మరియు సరైన URL ని గుర్తించండి ఒకవేళ మీకు ప్రాప్యత లేకపోతే మరియు మీరు ఈ పోర్టల్ను తెరవాలనుకుంటే అప్పుడు మీరు ఈ స్క్రీన్ ను చూస్తారు ఆ స్క్రీన్ దేనినీ శోధించడానికి మిమ్మల్ని అనుమతించదు మరియు మిమ్మల్ని లాగిన్ అవ్వండి అని అడుగుతుంది ఎందుకంటే మీరు మీ సంస్థల యొక్క నెట్వర్క్ బయటి నుండి ప్రాప్యత చేయడానికి ప్రయత్నిస్తున్నారని అది గుర్తించింది ఇప్పటికే మీరు మీ సంస్థ ద్వారా కనీసం ఒక్కసారైనా ప్రాప్యత కోసం నమోదు చేసుకుంటే మీరు లాగిన్ అయినట్లు గుర్తించి మీకు పాక్షిక ప్రాప్యతను అందించవచ్చు అయితే ఏదైనా మీరు ప్రక్రియను ప్రారంభించడానికి ముందు మీరు నిజంగా లాగిన్ అవ్వాలి మీకు ప్రాప్యత ఉన్నట్లయితే మొదటి పేజీ ఈ విధముగా ఉంటుంది శోధన ఫారం మీ కోసం అందుబాటులో ఉన్నందున ఇప్పుడు మీరు శోధించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు శోధించడం ప్రారంభించడానికి ముందు మీరు నమోదు చేసుకొని లాగిన్ అవ్వాలి అని నేను సలహా ఇస్తున్నాను వాస్తవానికి మీ సాహిత్య శోధన చరిత్రను మరియు అన్ని శోధన ఫలితాలను మీ స్వంత ప్రొఫైల్లో క్రమబద్ధంగా ఉంచండి మరియు మీరు చివరిసారి సాహిత్య శోధన చేసిన తరువాత నుండి మీ పనిని ప్రారంభించడానికి ఇది మీకు సహాయపడుతుంది కాబట్టి మీరు ప్రక్రియను ప్రారంభించడానికి ముందు కొన్ని చెక్ లిస్ట్ మీరు నమోదు చేసుకోవడం స్కోపస్లో లాగిన్ మరియు పాస్వర్డ్ మళ్ళీ ప్రొఫైల్ కోసం మీరు అధికారిక ఇమెయిల్ను ఉపయోగించాలి తద్వారా మీరు మీరు మీ సాహిత్య శోధన చేస్తున్నప్పుడు ఒక సంస్థతో మీకు గల అనుబంధాన్ని చూపించ గలుగుతారు మరియు ఈ ఆధారాలను సులభతరం చేయండి తద్వారా మీరు సాహిత్య శోధన చేయవలసి వచ్చినప్పుడు ఎప్పుడైనా పోర్టల్కు లాగిన్ అవ్వవచ్చు మరియు మీరు లాగిన్ అయిన తర్వాత మీ శోధనలని మరియు శోధన చరిత్రని సేవ్ చేయవచ్చు అది ఇలా కనిపిస్తుంది మీరు రిజిస్టర్ లింక్ పై క్లిక్ చేసినప్పుడు ఒక చిన్న ఫారం ఉంటుంది అది మీకు చూపబడుతుంది మీరు ఈ ఫీల్దులు అన్నింటినీ పూరించాలి సహజంగానే మీరు లైసెన్స్ నిబంధనలు అంగీకరిస్తారని భావిస్తున్నారు ఆపై వివరాలు నమోదు చేయండి ఒకసారి మీరు నమోదు చేసుకోండి అప్పుడు మీరు ఈ లాగిన్ ఫారమ్ను ఉపయోగించి లాగిన్ అవ్వవచ్చు మరియు మీరు మీ లాగిన్ను గుర్తుంచుకోమని పోర్టల్ను అడగవచ్చు తద్వారా రెండోసారి లాగిన్ చేయకుండా మీరు వివిధ సెషన్లలో సాహిత్య శోధన చేయవచ్చు కాబట్టి మనము కీవర్డ్ ఆధారిత శోధనను ఉపయోగించి శోధించే ప్రదర్శనను చూపించబోతున్నాము మరియు మనము వెబ్ ఆఫ్ సైన్సు లోని ఇతర మాడ్యూల్లో మనం చూసినట్లుగా అదే కీవర్డ్ను ఇక్కడ ఉపయోగించబోతున్నాం మనము చాలా జాగ్రత్తగా ఫీల్డ్లను ఎన్నుకోవాలి స్కోపస్ లో అందుబాటులో ఉన్న ఫీల్డ్ల సమితి వెబ్ సైన్స్లో అందుబాటులో ఉన్న వాటికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది వాస్తవానికి వ్యాస శీర్షిక అబ్స్ట్రాక్ట్ కీలకపదాలు అన్నీ కలిపి ఎన్నుకోండి మరియు వాటి కోసం శోధించండి అందులోని కీలక పదాల సమితి లేదా మీరు వాటి రచయితలు మొదటి రచయితలు మూల శీర్షిక ఆర్టికల్ శీర్షిక వియుక్త కీలకపదాలు అనుబంధ పేరు మొదలైనవి మీరు ఎంచుకోగలరు మీరు టైమ్స్పాన్పై కూడా శ్రద్ధ వహించాలి మరియు మీరు టైమ్స్పాన్ను ఎంచుకోవచ్చు ఒక నిర్దిష్ట సంవత్సరం నుండి మరొక సంవత్సరం వరకు లేదా మీరు ఇప్పటి వరకు అన్ని సంవత్సరాలను ఎంచుకోవచ్చు ఎంచుకున్న దాన్ని బట్టి శోధన మొత్తం డేటాబేస్ పై చేయబడుతుంది మొదటిసారిగా ఒక అంశంపై సాహిత్య శోధన చేస్తున్న వ్యక్తి కోసం మొత్తం సమయ వ్యవధిని ఉపయోగించమని సలహా ఇస్తాను దీనికి తగిన లింకుల కోసం సబ్జెక్టు ప్రాంతాలను కూడా ఎంచుకోవాలి ఇంజనీరింగ్ అంశాన్ని ఉదాహరణకు వైద్యసంబందిత ప్రాంతంలో శోధించాల్సిన అవసరం లేదు మరియు దీనికి విరుద్ధంగా ఏదేమైనా అన్ని సబ్జెక్టులను తెరిచి ఉంచడం మంచిది మీరు ఇంటర్ డిసిప్లినరీ ఫలితాలను కనుగొనవచ్చు మీరు శోధన స్ట్రింగ్ ఉపయోగించి ముందస్తు శోధన లక్షణాలను కూడా చేయవచ్చు ఇప్పటికే మీకు అధునాతన ప్రోగ్రామింగ్ లేదా SQL సింటాక్స్ గురించి బాగా తెలిసి ఉంటే వివిధ ఫీల్డ్లు విలువలు బూలియన్ ఆపరేటర్లు మరియు కుండలీకరణాలను దానికి జోడించవచ్చు మరియు సాహిత్యం కోసం శోధించడానికి ఉపయోగించే రూపం ఇది ఇది మొదటి పేజీలో ఉంది నేను ఇప్పటికే లాగిన్ అయ్యాను మీరు ఇక్కడ నా పేరు చూడవచ్చు మరియు ఈ పేజీలో చూడగలిగినట్లుగా నా ప్రొఫైల్లో శోధన చరిత్ర నిల్వ చేయబడుతుంది మీరు నిజంగా బహుళ ఫీల్డ్లను కలిగి ఉండవచ్చు మరియు మీరు జోడించవచ్చు ఇక్కడ ప్లస్ బటన్ను ఉపయోగించడం ద్వారా అదనపు ఫీల్డ్లు మరియు మీరు మీ శోధనలను మిళితం చేయవచ్చు OR లేదా AND ఉపయోగించి క్షేత్రాలను గుణించండి నేను మీకు సలహా ఇస్తాను ఎందుకంటే మీరు యూనియన్ పొందవచ్చు అన్ని విభిన్న ఫలితాలలో మీరు ఏ రంగాల్లో ఈ కీలకపదాలను శోధించాలి అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ మీరు ఈ డ్రాప్ డౌన్ మెనుని నొక్కవచ్చు మరియు మీరు ఫీల్డ్ల జాబితాను చూస్తారు కనిపిస్తుంది మరియు వివిధ రంగాలు ఏమిటి ఎటువంటి ఫీల్డ్లు అందుబాటులో ఉన్నాయో మీరు చూడవచ్చు తేదీలు అనులేఖనాలు ప్రస్తుతాన్వయము మొదటి రచయిత మరియు మీరు ఎంచుకునే మార్గం ముందుకు మరియు వెనుకబడిన క్రమబద్ధీకరించిన క్రమం అలాగే టైటిల్ నుండి మరియు ఇక్కడ నేను ఒక నక్షత్రం ఉంచాను మళ్ళీ ఉదహరించబడింది ఎందుకంటే అనుభవగ్నుడు అయిన పరిశోధకుడిని గుర్తించడం చాలా ముఖ్యం ఏమి ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పరిశోధకులు సూచించే ప్రచురణలు మీరు ఈ ప్రాంతంలోని ముఖ్యమైన పని భాగాలను వెంటనే గుర్తిస్తారు నేను 2 పదబంధాల కోసం శోధించాను ఉదాహరణగా రాపిడ్ సోలిడిఫికేషన్ మరియు మెల్ట్ స్పిన్నింగ్ మరియు వాటిని బూలియన్ ఆపరేటర్ OR తో కలిపి తద్వారా నేను వీటిని రెండు కలయికని పొందుతున్నాను మరియు నేను 22000 హిట్ల సంఖ్యను పొందాను అంటే ఇది చాలా పరిణతి చెందిన పరిశోధన ప్రాంతం కుడి వైపున మీరు ఈ ఫలితాలను తేదీ అనులేఖనాలు మరియు ప్రస్తుతాన్వయము ద్వారా క్రమబద్ధీకరించవచ్చని చూడవచ్చు మరియు ఈ 3 చుక్కలలో మీరు నొక్కితే మీకు సార్టింగ్ చేయగల మరో 4 మార్గాలు లభిస్తాయి అవి తేదీ శోధన యొక్క విలోమం సాధారణంగా ఇక్కడ పురాతన పత్రం పైకి రావడం ఉంటుంది మరియు మొదటి రచయిత వెనుకకు మరియు ఫార్వర్డ్ సార్టింగ్ రెండింటినీ శోధిస్తున్నారు ఆర్డర్ అలాగే సోర్స్ టైటిల్ ఈ జాబితా నుండి మనకు అవసరమైన రిఫరెన్స్ అంశాలను ఎలా సేకరిస్తాము మనం చేయవలసినది ఏమిటంటే ఫలితాలను క్రమబద్ధీకరించే ప్రతి పద్ధతికి మనం భావించే వాటిని ఎన్నుకోవాలి ఆ వస్తువులకు వ్యతిరేకంగా పెట్టెను తనిఖీ చేసి ఆపై మన సాహిత్య శోధనకు ముఖ్యమైన వాటిని మన జాబితాకు జోడించడానికి "సేవ్ టు లిస్టు" బటన్ పై నొక్కాలి మీరు ఈ జాబితా కోసం క్రొత్త పేరును సృష్టించాలనుకుంటే అంశంపై క్రొత్త జాబితా యొక్క జాబితా పేరును నమోదు చేయడానికి ఆఅంశం పై నొక్కండి లేదా మేము ఇప్పుడే సృష్టించిన లేదా ఇప్పటికే ఉన్న జాబితాకు కూడా వాటిని జోడించవచ్చు జాబితాకు జోడించిన అంశాలు చూపబడతాయి మరియు అవి ఏమిటో మనము ధృవీకరించాలి మరియు మనము సేకరించడం పూర్తయిన తర్వాత మనము వ్యూ లింక్ పై లేదా "సేవ్ చేసిన జాబితాను నిర్వహించండి" ఎంపిక ని క్లిక్ చేయవచ్చు తద్వారా మనము సమాచారమును సేకరించడంలో మూడు దశల ప్రక్రియకు వెళ్ళవచ్చు నేను వాటిని ఇక్కడ వివరిస్తున్నాను మీరు సేకరించిన ఆ కథనాలను గుర్తించడానికి మీరు ఈ క్లిక్ బటన్లను ఉపయోగించవచ్చు ఆపై మీరు ఇక్కడ "సేవ్ చేసిన జాబితా " బటన్పై నొక్కండి మరియు ఒక డైలాగ్ తెరుచుకుంటుంది మీరు ఈ అంశాలను క్రొత్త జాబితాగా లేదా ఇప్పటికే ఉన్నజాబితాగా సేవ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది మీరు సముచితంగా ఎంచుకోవచ్చు మరియు సేవ్ చేసిన జాబితాపై నొక్కండి మరియు మీ జాబితా లో ఆ అంశాలు ఉంటాయి మరియు ఆ జాబితాలు మీకు ఇక్కడ చూపించబడతాయి మరియు నేను ఇప్పుడే పేరు ఇచ్చానని మీరు చూడవచ్చు ఈ సాహిత్యం కోసం RSP మెల్ట్ స్పిన్నింగ్ 2 అని పేరు ఇచ్చాను మరియు ప్రస్తుతం సేవ్ చేయడానికి నేను 8 ప్రచురణలను మాత్రమే గుర్తించాను మరియు మీరు ఈ లింక్పై క్లిక్ చేస్తే అప్పుడు మీరు గుర్తించిన జాబితా అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి అని చూడవచ్చు వాటిని ఎగుమతి చేయడానికి ఇప్పుడు ప్రక్రియ ఏమిటి ఇది చాలా సరళంగా ఉంది వేరే పద్ధతిలో క్రమబద్ధీకరించడానికి మరియు చాలా ముఖ్యమైన ప్రచురణలను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము అందువలన ఇవన్నీ మన సాహిత్య శోధన కోసం ఎంచుకోవచ్చు కాబట్టి మనం ఈ బటన్ పై నొక్కండి ఇక్కడ మీరు గుర్తించిన అన్ని అంశాలను ఎంచుకోవచ్చు ఇది అన్నింటినీ ఎంచుకోదు మీరు మొదట చేసిన శోధన కోసం అంశాలు కానీ మీ వద్ద ఉన్న వాటి కోసం మాత్రమే ఎంచుకొని మీ జాబితాకు జోడించబడింది కాబట్టి మొదట మనం వాటన్నింటినీ ఎన్నుకుంటాము రెండవది ఎగుమతి బటన్ పై క్లిక్ చేయడం మరియు అది ఇక్కడ సంభాషణను తెరుస్తుంది సంభాషణ చాలా విస్తృతమైనది సంభాషణలో తప్పక మేము తీసుకోవాలనుకుంటున్న సమాచారము యొక్క ఆకృతిని ఎంచుకోండి ఆకృతిని RIS గా ఎంచుకోవచ్చు ఫార్మాట్ ఎక్సెల్ కోసం CSV ఫార్మాట్ బిబ్టెక్స్ లేదా టెక్స్ట్ ఫార్మాట్ నేను బిబ్టెక్స్ ఫార్మాట్ ఎన్నుకోవాలని మీకు సలహా ఇస్తాను ఎందుకంటే ఇది చాలా రిఫరెన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లకు ఇది స్థానిక ఫార్మాట్ మరియు తరువాత దీనిని ఇతర ఫార్మాట్లకు మార్చవచ్చు మీరు ఏ సమాచారం చేస్తారు ఈ బిబ్టెక్స్ ఫార్మాట్తో పాటు మళ్ళీ ఇక్కడ అందుబాటులో ఉంది మీరు ఈక్లిక్ చేయవచ్చు డ్రాప్ డౌన్ మెనుపై మరియు నేను అనులేఖనాలు మరియు నైరూప్యానికి సలహా ఇస్తున్నట్లు మీరు ఎంచుకోవచ్చు సమాచారం ఎందుకంటే చాలా తరచుగా నైరూప్యాన్ని చదవడం చాలా ముఖ్యం తద్వారా మనం గుర్తించగలం ఈ ప్రచురణలలో మీరు పూర్తి వచనానికి వెళ్లవలసిన అవసరం ఉంది ఒకసారి మీరు ఇక్కడ కలిగి ఉన్న ఎంపికలను ఎంచుకుని ఈ సమాచారమును ఎగుమతి చేయడానికి మీరు ఇక్కడ అప్ లోడ్ బటన్ పై క్లిక్ చేయవచ్చు మీ డెస్క్టాప్లో బిబ్టెక్స్ ఫైల్గా మరియు ఇది మీ డెస్క్టాప్కు ఫైల్గా వస్తుంది మీ డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ చేయబడింది సరే ఇక్కడ మేము చేసిన వాటి యొక్క సారాంశం ఇది అన్నింటినీ చూడటానికి జాబితా పేరు పై నొక్కండి మీరు ఎంచుకున్న మరియు సేవ్ చేసిన అంశాలు కనిపిస్తాయి అన్ని అంశాలను ఎంచుకోవడానికి మొదటి నిలువు వరుస ఎగువన ఉన్న చెక్ బాక్స్ పై నొక్కండి పాప్ అప్ను తెరవడానికి అప్ లోడ్ లింక్ పై నొక్కండి బిబ్టెక్స్ ఫార్మాట్ అనులేఖనాలు మరియు సారాంశాలను ఎంచుకోండి మరియు అప్ లోడ్ బటన్ పై నొక్కండి ఫలితాలను స్కోపస్ డాట్ బిబ్ అనే ఫైల్గా సేవ్ చేయండి పేరు మార్చడానికి మీ డౌన్లోడ్ ఫోల్డర్కు వెళ్లండి అర్ధవంతమైనది గా ఫైల్ పేరు మార్చండి ఉదాహరణకు మీ వ్రాసిన జాబితాకు ఇచ్చిన అదే పేరు ఇవ్వవచ్చు మరియు మీరు దానిని సురక్షితమైన స్థలంలో నిల్వ చేయవచ్చు తరువాత మీరు చూడవచ్చు ఈ ఫైల్ ఎలా కనిపిస్తుంది ఇది మేము చేసిన వెబ్ ఆఫ్ సైన్స్ పై చేసిన ప్రదర్శనతో పోలి ఉంటుంది నోట్ ప్యాడ్లో ఈ విధముగా ఉంటుంది ప్రతి వస్తువు వద్ద గుర్తు మరియు ఉంటుంది ఒక ఆర్టికల్ రకం తరువాత మనము చదవగలిగే సమాచారము ASCII ఫార్మాట్ లో పూర్తి టెక్స్ట్ అందుబాటులో ఉంది మీరు ఇక్కడ చదవవచ్చు మీరు కలపాలనుకుంటున్న వివిధ బిబ్ ఫైళ్ళ నుండి వేర్వేరు గ్రంథ అంశాలను స్ప్లిట్ చేసి కట్ చేసి పేస్ట్ చేయడానికి మీరు నోట్ప్యాడ్ను కూడా ఉపయోగించవచ్చు టెక్స్మేకర్లో ఈ విధముగా కనిపిస్తుంది టెక్స్వర్క్స్లో మళ్లీ ఇది చక్కగా నిర్వహించినట్లు కనిపిస్తుంది ఈ రెండు సాధనాలు టెక్స్వర్క్స్ మరియు మీరు ఇన్స్టాల్ చేయడానికి అన్ని ప్లాట్ఫారమ్లకు టెక్స్మేకర్ ఉచితంగా లభిస్తుంది మరియు నాకు ఇష్టమైనది అప్పుడు జాబ్రిఫ్ ఇది మీకు సాహిత్య సమాచారమును స్ప్రెడ్షీట్గా చూపించే సాఫ్ట్వేర్ మరియు ఇక్కడ మనం చూడవచ్చు మరియు వీటిలో దేనినైనా మనం గుర్తించగలము అంశాలు గమనికలను సవరించడానికి మరియు జోడించడానికి డబుల్ క్లిక్ చేయండి మరియు మనము సాఫ్ట్వేర్లోనే అబ్స్ట్రాక్ట్ ని చదవగలము మరియు మీరు బహుళ ఫార్మాట్లలో సమాచారమును ఎగుమతి చేయవచ్చు మనం ఈ బిబ్ ఫైళ్ళను ఎలా సవరించాలి తద్వారా మనం కలపవచ్చు మరియు సరిపోల్చవచ్చు కలపవచ్చు మొదలైనవి మనకి ఎల్లప్పుడూ రిఫరెన్స్ మేనేజర్ అవసరం మరియు ఓపెన్ సోర్స్ అయినందున నేను జాబ్రీఫ్ను సూచిస్తాను మరియు ఇది ఉచితం మరియు ఇది ప్రదర్శన వంటి స్ప్రెడ్షీట్ కలిగి ఉంటుంది మరియు గమనికలను జోడించడానికి విభిన్న ఫైళ్ళను విభజించటానికి మరియు విలీనం చేయటానికి విభిన్న ఆకృతులను ఎగుమతి చేయటానికి జాబ్రీఫ్ మీకు అవకాశం ఇస్తుంది ముఖ్యమైనది ఏమిటంటే ఈ ఫైల్లు మీ డెస్క్టాప్లో ఉంటాయి అంటే ఈ అంశాల ద్వారా మీ స్వంత వేగంతో మీరు ఆఫ్లైన్లో ఉండి వెళ్ళవచ్చు ఈ పేపర్లలో ఇక్కడ మీరు పూర్తి వచనాన్ని చదవాలనుకుంటున్న వాటిని గుర్తించండి మరియు ఈ గ్రంథ పట్టిక సమాచారమును మనం ఎందుకు ఎగుమతి చేయాలి మళ్ళీ తర్కం దేనితో సమానంగా ఉంటుంది మేము వెబ్ ఆఫ్ సైన్స్ ప్రదర్శనలో చూపించాము స్కోపస్ మీకు సమాచారమును నేరుగా బిబ్ ఫైల్ గా ఇస్తోంది మరియు మీరు మీ వ్యాసాన్ని సృష్టించడానికి ఈ బిబ్ ఫైల్ లాటెక్స్ సాఫ్ట్వేర్ను ఉపయోగించవచ్చు బిబ్ ఫైల్ను XML ఫైల్గా మార్చడానికి JabRef సాఫ్ట్వేర్ను కూడా వాడండి మీ వ్యాసాన్ని సృష్టించడానికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో వీటిని ఉపయోగించవచ్చు మరో మాటలో చెప్పాలంటే మీరు సాహిత్య శోదనని స్కోపస్ వంటి సైటేషన్ డేటాబేస్ లో కూడా చేయవచ్చు సమాచారమును ఎగుమతి చేయండి మరియు నేరుగా ఉపయోగించుకోండి మీ వ్యాసాన్ని రూపొందించడానికి లాటెక్స్ లేదా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వంటి టైప్సెట్టింగ్ సాఫ్ట్వేర్ వ్యాసం చివర సూచనలు మరియు మీరు దీన్ని మీ పరిశోధనా గ్రంధము కోసం కూడా ఉపయోగించవచ్చు ధన్యవాదాలు